కాబట్టిఉదాహరణకు ఈ V12 మరియు V21 లను తిరిగి తెలుసుకుందాం కాబట్టి ఇది వాస్తవానికి పాయింట్ 1 ఇది బల్బు ఇది బల్బు మరియు ఇది పాయింట్ 2 ఇది పాయింట్ 2 ఇది ఇది కాబట్టి ఈ వోల్టేజ్ V12 కాబట్టి V12 10 వోల్ట్ ఇది కాబట్టి V21 10 వోల్ట్ అవుతుంది V12 ఇది అయితే ఇది 10 వోల్ట్ కావచ్చు అప్పుడు V21 10 వోల్ట్ అవుతుంది ఇది అర్థమవుతుంది కాబట్టి వోల్టేజ్ పోలారిటీ యొక్క సూచన దిశను సూచించడానికి సైన్ గుర్తులు ఉపయోగించబడుతుంది వోల్టేజ్ V12 పాయింట్ 2 కి సంబంధించి పొటెన్షియల్ పాయింట్ 1 V12 అని చెప్పాను కాబట్టి తార్కికంగా V12 10 వోల్ట్ అయితే ఇది V12 ను అనుసరిస్తుంది అప్పుడు V21 10 వోల్ట్ ఉంటుంది కాబట్టి V12 V21 కాబట్టి మరింత వివరణ కొరకు చిత్రం 1 7 2 లో అదే వోల్టేజ్ సూచించబడినది ఉదాహరణకి ఇక్కడ ఇది పాయింట్ 1 ఇది 1 మరియు 2 ఇది ఒక బల్బు కాబట్టి ఇది 10 వోల్ట్ కాబట్టి పాయింట్ 1 పాయింట్ 2 కంటే 10 వోల్ట్ అధికం అని దీని అర్థం అదేవిధంగా ఇది 1 అయితే ఇది 2 ఇది ఇప్పుడు పొలారిటీ మారిందని అనుకుందాం ఇది ఇది కాబట్టి ఇది అయింది మరియు ఇది అవుతుంది మరియు ఇది అవుతుంది అందువల్ల ఇది కూడా ఇలా అవుతుంది ఇది ఒక విషయం కాబట్టి పాయింట్ 2 పాయింట్ 1 కంటే 10 వోల్ట్ అధికంగా ఉంది కాబట్టి ఇలా మాట్లాడినప్పుడల్లా ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకోండి ఇది ఇలా ఉంటే అంటే పాయింట్ 1 అనేది టెర్మినల్ పాయింట్ 1 అనేది పాయింట్ 2 కంటే 10 వోల్ట్ లు ఎక్కువ మరియు ఇక్కడ ఇది 2 ఇక్కడ ఇది 1 ఉంది కానీ 10 వోల్ట్ అంటే పాయింట్ 2 పాయింట్ 1 కంటే 10 వోల్ట్ ఎక్కువ అని అర్థం అవుతుంది టెర్మినల్ రిఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటే అక్కడ నుండి అర్ధం ఒకేలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది పాయింట్ 2 పాయింట్ 1 కంటే 10 వోల్ట్ ఎక్కువ ఇక్కడ ఇది పాయింట్ 1 అనేది పాయింట్ 2 కంటే 10 వోల్ట్ ఎక్కువ కాబట్టి ఒకే వోల్టేజ్ V12 యొక్క 2 సమానమైన సూచనలు ఉన్నాయి ఈ ప్రాతినిధ్యం లేదా ఆ ప్రాతినిధ్యం రెండూ ఒకదానికొకటి సమానం కాబట్టి అక్కడ ఉన్నది అంతా ఇప్పుడు వివరించబడింది సాధారణంగా 1 నుండి 2 వరకు వోల్టేజ్ లో డ్రాప్ మరియు 2 నుండి 1 వరకు వోల్టేజ్ పెరుగుదలకు సమానం కాబట్టి తదుపరిది పవర్ మరియు ఎనర్జీ కాబట్టి సర్క్యూట్ విశ్లేషణలో పవర్ మరియు ఎనర్జీ గణన చాలా ముఖ్యమైనవి ఎందుకంటే కరెంట్ మరియు వోల్టేజ్ మాత్రమే వాస్తవానికి అన్ని ప్రయోజనాలను అందించవు ఎందుకంటే అవుట్పుట్ బహుశా పవర్ ఉదాహరణకు నివాసంలో బల్బ్ ట్యూబ్ లైట్ వుంది అని అనుకుందాం ఇవన్నీ పవర్ ద్వారా సూచించబడుతాయి కాబట్టి వోల్టేజ్ మరియు కరెంట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఉపయోగకరమైన వేరియబుల్స్ కానీ అవి స్వయంగా సరిపోవు ఒక కారణం ఏమిటంటే వ్యవస్థ యొక్క ఉపయోగకరమైన ఉత్పత్తి తరచుగా విద్యుత్ లేనిది మరియు ఈ అవుట్పుట్ సౌకర్యవంతంగా పవర్ మరియు ఎనర్జీ పరంగా వ్యక్తీకరించబడుతుంది మరియు రెండవ విషయం ఏమిటంటే ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ లేదా డివైస్ యొక్క అవుట్పుట్ తీసుకుంటే వాటి పవర్ అవుట్పుట్ బహుశా 40 వాట్ 1000 వాట్లకి పరిమితం కావచ్చు కానీ ఇది పరిమితం కాబట్టి మరొక కారణం ఏమిటంటే అన్ని ఆచరణాత్మక పరికరాలకు మొత్తం పవర్ ని నిర్వహించడానికి పరిమితి ఉంది లేదా అవి కొన్ని పరికరాలను నిర్వహించగలవు లేదా స్పెసిఫికేషన్ ఉంది బల్బ్ లేదా లైట్ లేదా ఏదైనా ఫ్యాన్ కావచ్చు అన్నింటికి కొంత స్పెసిఫికేషన్ ఉంటుంది అందులో ఒక ముఖ్యమైన స్పెసిఫికేషన్ పవర్ ఉదాహరణకు మా అనుభవం నుండి 60 వాట్ల బల్బ్ 40 వాట్ల బల్బ్ కంటే ఎక్కువ కాంతిని ఇస్తుంది ఎందుకంటే 60 వాట్ 40 వాట్ల కంటే శక్తివంతం గా ఉంటుంది మన ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లించేటప్పుడు వాస్తవానికి వాట్ హవర్అనగా ఒక నిర్దిష్ట వ్యవధిలో వినియోగించే ఎలక్ట్రిక్ ఎనర్జీ కోసం చెల్లిస్తున్నారని తెలుసు లేదా ఎలక్ట్రిక్ బిల్లు వాట్ హావర్ ప్రకారంగా చెల్లిస్తాము సాధారణంగా యూనిట్ యొక్క అధిక విలువలు కిలో వాట్ హావర్ లో ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఈ ప్రాసలలో ఈ విధంగా ఎనర్జీ ని నిర్వచిస్తాము ఆ ఎనర్జీ అనేది పవర్ ని హావర్ తో గుణించడం ద్వారా పొందుతాము ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎనర్జీ అనేది పవర్ ని హావర్ తో గుణించడం ద్వారా పొందుతాము ఇది వాట్ హావర్ వాట్ హావర్ కాబట్టి ఇప్పుడు పవర్ మరియు ఎనర్జీ ని వోల్టేజ్ మరియు కరెంట్తో కలిగి ఉన్న సంబంధం తెలుసుకోండి ఎందుకంటే ఇప్పుడు పవర్ మరియు ఎనర్జీ వోల్టేజ్ మరియు కరెంట్ తో సంబంధం కలిగి ఉండాలి కాబట్టి పవర్ అనేది టైం పరంగా విస్తరించే లేదా గ్రహించబడే ఎనర్జీ కాబట్టి పవర్ ని వాట్స్లో కొలుస్తారు కాబట్టి గణితశాస్త్రం పరంగా p dw dt వాస్తవానికి ఇది విస్తరించే లేదా గ్రహించే ఎనర్జీ యొక్క టైమ్ రేటు కాబట్టి ఇది p dw dt ఇక్కడ p అనేది వాట్స్ లో సూచించబడే పవర్ w అనేది జూల్స్లో సూచించబడే ఎనర్జీ మరియు t అనేది సెకండ్ లలో సూచించబడే టైమ్ కాబట్టిఇది 1 వాట్ ఈ సమీకరణం నుండి 1 వాట్ 1 జూల్ సెకండ్ ఇది ఒక జూల్ పర్ సెకండ్ కాబట్టి మరోసారి చెప్తున్నాను పవర్ వాస్తవానికి వాట్స్లో కొలత కాబట్టి గణిత శాస్త్రం పరంగా ఇది p dw dt మరియు ఆ భౌతిక శాస్త్రం నుండి పవర్ కి నిర్వచనం ఎనర్జీని విస్తరించే లేదా గ్రహించే టైమ్ రేటు పవర్ ను సులువుగా ఎనర్జీ యొక్క టైమ్ రేటు అని వ్రాయవద్దు అది సరైనది కాదు పవర్ కి ఎనర్జీని విస్తరించే లేదా గ్రహించే టైమ్ రేటు అని నిర్వచనం రాయడం మంచిది కాబట్టి 1 1 సమీకరణం నుండి I dq dt మరియు మొదలైనవి చూశాను కాబట్టి మరియు 1 4 మరియు 1 6 ఈ సమీకరణం 1 6 కాబట్టి p dw dt ఈ సమీకరణాన్ని dw dq dq dt అని వ్రాయవచ్చు మరియు dw dq అది V అని మరియు 1 1 సమీకరణం నుండి I dq dt ఇది i సమీకరణం 1 4 నుండి dw dq v కాబట్టి p v i కాబట్టి ఇది వాస్తవానికి p అనేది పవర్ కాబట్టి ఇది సమీకరణం 7 నేను ఇప్పుడు మళ్ళీ వ్రాయవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను dw dt దీనిని పార్షియల్ డెరివేటివ్ లో వ్రాయడం అంటే వాటి భేదం యొక్క చైన్ రూల్ కానీ dw dq dq dt మరియు dw dq v మరియు dq అది dw dq v అయితే ఇది సమీకరణం 1 4 మరియు సమీకరణం 1 1 నుండి i dq dt కాబట్టి పవర్ వోల్టేజ్ కరెంట్ కాబట్టి సమీకరణం 1 7 ప్రాథమిక సర్క్యూట్ ఎలెమెంట్స్ తో అనుబంధించబడిన పవర్ ని చూపిస్తుంది అది ఎలిమెంట్ లోని కరెంట్ మరియు ఎలిమెంట్ వద్ద వోల్టేజ్ యొక్క గుణకారం కాబట్టి పవర్ టెర్మినల్స్ జతతో అనుబంధించబడిన పరిమాణం మరియు పవర్ ఎలిమెంట్ కి పంపిణీ చేయబడుతుందా లేదా ఎలిమెంట్ ద్వారా సరఫరా చేయబడిందా అని చెప్పగలగాలి పవర్ కి ఒక గుర్తు ఉంటే ఇది ఆసక్తికరంగా ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలి పవర్ గుర్తుని కలిగి ఉంటే ఎలిమెంట్ కి పవర్ పంపిణీ చేయబడుతుంది లేదా ఎలిమెంట్ చే గ్రహించబడుతుంది పవర్ కి ఒక గుర్తు లేదా సంఖ్యా సమస్యలలో మరియు ఇతర విషయాలలో దీనిని చూస్తాము దీనికి మీరు అలవాటు పడతారు మరోవైపు పవర్ కి ఒక గుర్తు ఉంటే పవర్ ఎలిమెంట్ చేత సరఫరా చేయబడుతోంది కానీ పవర్ కి పాజిటివ్ లేదా నెగిటివ్ గుర్తు ఉన్నట్లు ఎలా తెలుస్తుంది ఇది ప్రశ్న కాబట్టి వోల్టేజ్ యొక్క పొటెన్షియల్ మరియు కరెంట్ దిశ పవర్ యొక్క సంకేతాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి దీనిని చూడండి ఇది ఒక సాధారణ సర్క్యూట్ ఎలిమెంట్ కాబట్టి ఇది ఇది కాబట్టి ఈ కరెంట్ క్షమించండి ఈ పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశించినప్పుడల్లా కరెంట్ గుర్తు పాజిటివ్ ఉంటుంది కరెంట్ ఈ దిశ నుండి ప్రవహిస్తుంది కాబట్టి ఈ కరెంట్ టెర్మినల్లోకి ప్రవేశిస్తోంది అంటే టెర్మినల్ నుండి కరెంట్ ప్రవహిస్తోంది కాబట్టి అందుకే పవర్ పాజిటివ్ గా ఉంటుంది అంటే ఈ ఎలిమెంట్ వాస్తవానికి ఎలక్ట్రికల్ పవర్ ని గ్రహిస్తుంది అంటే i టెర్మినల్ నుండి బయలుదేరినప్పుడు లేదా టెర్మినల్ దగ్గరకు వస్తున్నపుడు కాబట్టి ఇది ప్రవేశించేటప్పుడు ఇది టెర్మినల్ అంటే ఈ దిశలో కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి p v i ఇప్పుడు అది వాస్తవానికి టెర్మినల్లోకి ప్రవేశిస్తోంది మరియు కరెంట్ టెర్మినల్ నుండి బయటకి వస్తున్నప్పుడు సైన్ తీసుకోవాలి అదే సమయంలో కరెంట్ i నుండి ఎలిమెంట్ లోకి వెళుతుందని అర్థం చేసుకోవచ్చు కాబట్టి కరెంట్ టెర్మినల్ లోపలికి వస్తుంది మరియు కరెంట్ టెర్మినల్ నుండి బయటకు వెళుతుంది ఇది టెర్మినల్ నుండి బయటకు వెళుతుంది కాబట్టి కరెంట్ i దిశను తీసుకుంటాము అది నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి p vi v విలోమం v గా ఉంటుంది కానీ i యొక్క గుర్తు మారుతుంది అది vi గా ఉంటుంది ఈ విషయం ఇది పవర్ ని గ్రహిస్తుంది మరియు ఈ సందర్భంలో ఎలిమెంట్ పవర్ ను సరఫరా చేస్తుంది ఎందుకంటే p v i కాబట్టి ఒకటి టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది మరొకటి టెర్మినల్ నుండి నిష్క్రమిస్తోంది కాబట్టి అది టెర్మినల్ లోకి ప్రవేశించేటప్పుడు కరెంట్ యొక్క గుర్తు అయి ఉండాలి మరియు టెర్మినల్ నుండి బయలుదేరేటప్పుడు అది ఉండాలి నేను అర్థం చేసుకున్న ఈ విషయాలు మనస్సులో ఉంచుకోవాలి కాబట్టిపాసివ్ సైన్ కన్వెక్షన్ ని ఉపయోగించి పవర్ కోసం పొలారిటీ లను సూచించండి ఇప్పుడు పవర్ పాజిటివ్ సంకేతాన్ని కలిగి ఉండటానికి కరెంట్ దిశ మరియు ఈ రేటు విషయం వాస్తవానికి ఏమీ లేదు కాబట్టి కరెంట్ దిశ మరియు వోల్టేజ్ యొక్క పొలారిటీ చిత్రం 1 8 a మరియు b లలో చూపిన వాటితో ధృవీకరించాలి పాసివ్ సైన్ కన్వెన్షన్ ద్వారా నేను చెప్పినదంతా కరెంట్ అనేది వోల్టేజ్ యొక్క పాజిటివ్ పొలారిటీ ద్వారా ప్రవేశిస్తుంది మరియు ఈ సందర్భం లో p vi ఎందుకంటే ఈ కరెంట్ వాటి పాజిటివ్ పొలారిటీ ద్వారా ప్రవేశిస్తుంది కరెంట్ పాజిటివ్ పొలారిటీ ద్వారా ప్రవేశించినప్పుడల్లా i యొక్క గుర్తు అంటే కరెంట్ గుర్తు దీనిని గా తీసుకోవాలి అందుకే p vi మరియు ఈ సందర్భంలో కరెంట్ టెర్మినల్ వదిలి వెళుతుంది ఈ విషయంలో కరెంట్ తీసుకోవాలి అందుకే p vi కాబట్టి ప్యాసివ్ సైన్ కన్వెక్షన్ ద్వారా కరెంట్ వోల్టేజ్ యొక్క పాజిటివ్ పొలారిటీ ద్వారా ప్రవేశిస్తుంది మరియు ఈ సందర్భం లో p vi అంటే vi 0 కాబట్టి vi 0 మరియు p vi ఉన్నప్పుడు ఎలిమెంట్ పవర్ ను గ్రహిస్తుందని సూచిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో vi నెగటివ్గా ఉంది ఎలిమెంట్ వాస్తవానికి పవర్ ని విడుదల చేస్తుంది ఈ ఉపన్యాసం అంతటా లేదా ఈ కోర్సు అంతటా ప్యాసివ్ సైన్ కన్వెక్షన్ ని అనుసరిస్తాము కాబట్టి తరువాతి దశలో సమస్యలను పరిష్కరిస్తాము అని నేను మరోసారి సూచిస్తున్నాను కాబట్టి ప్రాథమిక విషయం మొదట్లో ఉండాలి కాబట్టి స్పష్టంగా ఉండాలి అంటేకరెంట్ పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశించేటప్పుడు i పాజిటివ్గా ఉండాలి కరెంట్ పాజిటివ్ టెర్మినల్ను విడిచిపెట్టినప్పుడు i నెగిటివ్గా ఉండాలి కాబట్టి అది పాజిటివ్ గా ఉన్నప్పుడు ఎలిమెంట్ పవర్ ను గ్రహిస్తుంది లేదా నెగెటివ్ ఎలిమెంట్ అయినప్పుడు ఈ ఎలిమెంట్ vi అంటే అది పవర్ ని సరఫరా చేస్తుంది లేదా పంపిణీ చేస్తుంది అందుకే అది vi కాబట్టి ప్యాసివ్ సైన్ కన్వెక్షన్ సంతృప్తి చెందింది కరెంట్ ఎలిమెంట్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశించినప్పుడు మరియు p vi ఒకవేళ కరెంట్ నెగిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశిస్తే అప్పుడు p vi అంటే రేఖాచిత్రాన్ని ఈ విధంగా చూస్తే ఇది ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ ద్వారా కరెంట్ ప్రవేశిస్తుంది అని నేను కూడా అనుకుంటున్నాను నేను ఇక్కడ కూడా చూసాను కరెంట్ పాజిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశిస్తుంది ఇది మరొక మార్గం ఇది i కాబట్టి p vi కరెంట్ నెగిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశిస్తే p vi లేకపోతే కరెంట్ పాజిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశించడం లేదా నెగటివ్ టెర్మినల్ ద్వారా బయటకు వెళ్లడంఅని అర్ధం పాజిటివ్ టెర్మినల్ ద్వారా కరెంట్ ప్రవేశించే మార్గం సులభమైన మార్గం కాబట్టి ఇది vi కరెంట్ నెగిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశిస్తే అది vi పాజిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశిస్తే ఎలిమెంట్ పవర్ ను గ్రహిస్తుంది నెగిటివ్ టెర్మినల్ ద్వారా కరెంట్ ప్రవేశిస్తే ఎలిమెంట్ పవర్ ను సరఫరా చేస్తుంది లేదా పంపిణీ చేస్తుందిఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకున్నారు అని నేను ఆశిస్తున్నాను కాబట్టి సాధారణంగా గ్రహించబడిన పవర్ సరఫరా చేయబడిన పవర్ గా వ్రాయవచ్చు అదే భావన ఈ విధంగా ఉంటుంది I12 I21 V12 V21 అదేవిధంగా గ్రహించబడిన పవర్ సరఫరా చేయబడిన పవర్ గా వ్రాయవచ్చు ఎందుకంటే పవర్ బ్యాలెన్స్ లేదా ఎనర్జీ బ్యాలెన్స్ సమతుల్యత ఉంటుంది కాబట్టి ఇది సంతృప్తి చెందాలి ఇప్పుడు ఆ చిత్రాన్ని చూడండి ఈ చిత్రం 1 9 లో అది గ్రహించబడిన పవర్ ని ఉన్న ఎలిమెంట్ యొక్క 2 సందర్భాలని చూపిస్తుంది ఇక్కడ చూస్తే పవర్ కాదు కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోపలికి ప్రవేశించినప్పుడు ఇది మరియు ఇది 5 వోల్ట్ కాబట్టి పవర్ ఏమవుతుంది V 5 వోల్ట్ మరియు I 4 ఆంపియర్ కాబట్టి పవర్ 5 4 గా ఉంటుంది కాబట్టి 20 వాట్ ఎందుకంటే కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది అదే విషయం కనిపిస్తుంది ఇది ఇప్పుడు ఇది 2 ఇది మరియు ఇక్కడ ఇది పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కానీ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఆ కరెంట్ పాజిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశిస్తుంటే కరెంట్ ఇలా వెళుతుంది మరియు ఇలా వెళుతుంది కాబట్టి ఈ సందర్భంలో కొంచం ఆగండి కాబట్టి ఈ సందర్భంలో ఇది i 4 ఆంపియర్ కాబట్టిదీనిని ఏమంటారంటే కరెంట్ ఈ విధంగా వెళుతుంది ఇలా వెళుతుంది అది 4 ఆంపియర్ కాబట్టి పాజిటివ్ టెర్మినల్ ద్వారా కరెంట్ ప్రవేశిస్తుంది మరియు ఈ సందర్భంలో ఇక్కడ కూడా కరెంట్ పాజిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశిస్తూ ఇలా ఉంటుంది ఇది కూడా 4 ఆంపియర్ కాబట్టి చివరికి రెండు సందర్భాలు పాజిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశిస్తాయి కానీ ఇక్కడ ఇది 1 2 ఇక్కడ కూడా 1 2 ఉంది కానీ ఇది ఉంది ఇది ఉంది కాబట్టి ఈ సందర్భంలో కూడా p 5 4 కాబట్టి అంటే 20 వాట్స్ అని పిలుస్తారు కాబట్టి రెండు సందర్భాలలో ఎలిమెంట్ వాస్తవానికి పవర్ ను గ్రహిస్తుంది కాబట్టి రెండు సర్క్యూట్లు లలో అది పవర్ ను గ్రహిస్తుంది కాబట్టి సర్క్యూట్లు రెండూ వాస్తవానికి పవర్ ను గ్రహిస్తాయి కాబట్టి ఇది అర్థమైందని నేను ఆశిస్తున్నాను కాబట్టి రెండూ సర్క్యూట్ లలో అది p 20 వాట్ 5 4 ఇక్కడ కూడా 5 4 20 ఆ పాజిటివ్ టెర్మినల్ ద్వారా కరెంట్ ప్రవేశిస్తుందని ఇక్కడ చూడండి కాబట్టిఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటే తరువాత దశకు విషయాలు తేలికగా ఉంటాయి పవర్ ని సరఫరా చేసే ఒక ఎలిమెంట్ యొక్క 2 సందర్భాలని గమనించండి ఇప్పుడు ఇది ఒకటి ఈ సందర్భంలో వాస్తవానికి కరెంట్ నెగిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది ఈ విషయం నేను ఈ విధంగా చేస్తాను ఇది 4 ఆంపియర్ కాబట్టి కరెంట్ ఇలా ఉంటుంది కాబట్టి ఈ దిశ ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి వాస్తవానికి కరెంట్ నెగిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవేశిస్తుంది కాబట్టి I నెగిటివ్ గా తీసుకోవాలి కాబట్టి p 4 5 కాబట్టి 20 వాట్ అంటే ఈ ఎలిమెంట్ వాస్తవానికి పవర్ ని సరఫరా చేస్తుంది అదే విధంగా ఇక్కడ కూడా కరెంట్ నెగిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది ఇలా ఉంటుంది కాబట్టి కరెంట్ నెగిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ కూడా ఇది ఉంది కాబట్టి ఇది 4 5 కాబట్టి 20 వాట్ అంటే పవర్ నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి ఈ ఎలిమెంట్ పవర్ ను సరఫరా చేస్తుంది లేదా పవర్ ను పంపిణీ చేస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి 20 వాట్ మరియు 20 వాట్ తీసుకోబడింది కాబట్టి ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏదైనా కానీ ఎనర్జీ కన్జర్వేషన్ నియమానికి కట్టుబడి ఉండాలి ఈ కారణంగా ఏ సమయంలోనైనా చదవగలిగేది అని నేను ఆశిస్తున్నాను ఈ కారణం చేత ఏ సమయంలోనైనా పాటించాలి సర్క్యూట్లో పవర్ యొక్క బీజగణిత కూడిక 0 గా ఉండాలి కాబట్టి సాధారణ సిగ్మా పవర్ 0 p 0 అని వ్రాయవచ్చు ఒక సర్క్యూట్లో చాలా వోల్టేజ్ ఎలెమెంట్స్ మరియు అనేక ఎలక్ట్రికల్ ఎలెమెంట్స్ ఉండవచ్చు కాబట్టి చాలా సందర్భాల్లో సోర్సెస్ పవర్ ని పంపిణీ చేయబడతాయి మరియు పవర్ ని గ్రహించబడతాయి కాబట్టి మొత్తం పంపిణీ చేయబడిన పవర్ మరియు మొత్తం లేదా వేరే విధంగా పంపిణీ చేయబడిన పవర్ p లేదా పంపిణీ చేయబడిన లేదా సరఫరా చేయబడినp గ్రహించబడిన p 0 అని నేను ఉంచగలను కాబట్టి ఈ సందర్భంలో పవర్ విషయంలో ఆ సిగ్మా p 0 అంటే అన్ని పవర్ యొక్క సమ్మషన్ 0 ఇది పంపిణీ చేయబడిన పవర్ గ్రహించబడిన పవర్ అని తరువాత చూస్తాము కాబట్టి సాధారణ సమ్మషన్లో సిగ్మా p 0 ఇది కాబట్టి ఈ సమీకరణం 1 8 ఇది సర్క్యూట్కు సరఫరా చేయబడిన మొత్తం పవర్ అనేది గ్రహించబడిన మొత్తం పవర్ కి సమానం కాబట్టి సిగ్మా p 0 అని చూపించే భావన ఇది దీనిని తర్వాత చూద్దాము ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాము ఇప్పుడు ఒక సర్క్యూట్ ఎలిమెంట్ ద్వారా సరఫరా చేయబడిన లేదా గ్రహించిన ఎనర్జీని లెక్కించడానికి టైం t0 నుండి tp వరకు దీనిని సమాకలనం చేయండి పవర్ dw dt అని తెలుసు కాబట్టి dw నేను అర్థమయ్యేలా వ్రాయడం లేదు ఇంతకు ముందు చూసినట్లుగా పవర్ dw dt కాబట్టి సమాకలనం ఇంటిగ్రేట్ చేస్తే dw pdt అవుతుంది కాబట్టి w టైం t 0 నుండి 2 వరకు pdt యొక్క సమాకలనం అవుతుంది కానీ p vi ఇక్కడ ప్రతిక్షేపిస్తే p vi కాబట్టి టైమ్ t0 నుండి t dt కాబట్టి ఈ ఎనర్జీ పని చేసే సామర్థ్యాన్ని ఎనర్జీ అంటారు కాబట్టి ఎనర్జీ ని జూల్స్లో కొలుస్తారు కాబట్టి w ను జూల్లో కొలుస్తారు కాబట్టి ఎలక్ట్రిక్ పవర్ యుటిలిటీ కంపెనీలు ఎనర్జీ ని వాట్ హవర్ లేదా కిలో వాట్ హవర్ లో కొలుస్తారు కాబట్టి 1 వాట్ హవర్ 3600 జూల్స్ కాబట్టి ఈ మరికొన్ని ఉదాహరణలకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు చెప్పినదంతా అర్థమైంది అని ఆశిస్తున్నాను అనగా ప్రస్తుత భావన కరెంట్ వోల్టేజ్ పవర్ పాస్సివ్ సైన్ కన్వెక్షన్ మీరు అర్థం చేసుకున్నారు అని ఆశిస్తున్నాను మరియు తరువాత పవర్ విషయంలో అది లేదా గ్రహించిన లేదా పంపిణీ చేయబడినది గా పిలుస్తారు అదేవిధంగా వోల్టేజ్ విషయంలో ఏ పాయింట్ ఇతర పాయింట్ కంటే ఎక్కువగా ఉందో 1 పాయింట్ అధిక పాయింట్ ఇతర పాయింట్ కంటే ఎక్కువగా ఉంటుంది వోల్టేజ్ ప్రకారం ఈ విషయాలన్నీ ఆశాజనకంగా అర్థం చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఒక హవర్ 3600 జూల్స్ సాధారణ ఉదాహరణ చూద్దాము 5524 ఎలక్ట్రాన్ల ద్వారా ఎంత ఛార్జ్ ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది ఉదాహరణ 1 కాబట్టి ప్రతి ఎలక్ట్రాన్ e 1 602 10 19 కూలుంబ్ ని కలిగి ఉంటుంది ఇక్కడ 5524 ఎలక్ట్రాన్లలో ప్రతి ఎలక్ట్రాన్కు 1 602 10 19 కూలుంబ్ 5524 కలిగి ఉంటాయి ఎందుకంటే ప్రతి ఎలక్ట్రాన్లో ఈ విషయం ఇంత కూలుంబ్ను కలిగి ఉంటుంది అందుకే ప్రతి ఎలక్ట్రాన్ కి 1 602 10 19 కూలుంబ్ ను 5524 ఎలక్ట్రాన్లు గా వ్రాస్తున్నారు కాబట్టి మొత్తం 8 849 10 16 కూలుంబ్ అవుతుంది ఇక్కడ స్కానింగ్ లో కొద్దిగా పోయింది కాబట్టి ఇది వాస్తవానికి కూలుంబ్ ఇప్పుడు ఉదాహరణ 2 టెర్మినల్లోకి ప్రవేశించే మొత్తం ఛార్జ్ ఇది వాస్తవానికి ఇది q 3t sin 2 t మిల్లీ కూలుంబ్ ఇది పేజీ సంఖ్య 17 కాబట్టి కరెంట్ ని t 0 4 సెకను వద్ద కనుగొనండి చాలా సులభమైన విషయం q ఇవ్వబడింది కాబట్టి i dq dt అని తెలుసుకోండి కాబట్టి d dt 3 t sin 2ϕt dt కాబట్టి ఇది 2πt కాబట్టి ఈ అవకలనండెరివేటివ్ తీసుకుంటే ఇది 2π t i 3 sin 2 pi t 6 pi t cosine ఇది మిల్లీ ఆంపియర్ ఎందుకంటే ఇది వాస్తవానికి ఇది మిల్లీ కూలుంబ్లో ఉంది కాబట్టి అందుకే మిల్లి ఆంపియర్ అని రాస్తున్నారు కాబట్టి t 0 3 సెకన్లు కాబట్టి ఇక్కడ t 0 3 సెకను ఉంచండి కాబట్టి ఈ సందర్భంలో 2π0 3 మిల్లి ఆంపియర్ యొక్క i 3 sin 2π0 3 6 pi 0 3 కాబట్టి దీనిని లెక్కించిన తర్వాత తరువాత ఇది t 0 4 సెకనులో i 1 106 మిల్లీ ఆంపియర్ పొందుతాము కాబట్టి వాస్తవానికి ఇక్కడ తెలుసు అది 0 3 అని తెలుసు ఎందుకంటే ఇక్కడ నేను t 0 3 తీసుకున్నాను కానీ ఇక్కడ రాసేటప్పుడు 0 4 గా తీసుకుంటే అది 0 3 అవుతుంది కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఇది ఒక స్క్రీన్ అని తెలుసు ఇక్కడ దిద్దుబాటు చేయలేము కనుక ఇది వాస్తవానికి t 0 3 అవుతుంది కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండకూడదు కాబట్టి ఇక్కడ t 0 కాబట్టి తదుపరిది ఉదాహరణ 1 3 లో మొత్తం ఛార్జీని కనుగొనండి టెర్మినల్లోకి ప్రవేశించే మొత్తం ఛార్జ్ t 2 సెకన్లు మరియు t 4 సెకన్లు కాబట్టి టెర్మినల్ ద్వారా ప్రవహించే కరెంట్ i 2 t2 t ఆంపియర్ గా ఇవ్వబడుతుంది ఈ i ఇవ్వబడింది మరియు సమయ వ్యవధి t 2 సెకను నుండి 4 సెకన్ల వరకు ఇవ్వబడుతుంది కాబట్టి i dq dt సమీకరణం 1 2 ను ఉపయోగించడం ద్వారా తెలుసుకున్నాము కాబట్టి dq idt కాబట్టి q ఇంటిగ్రేషన్ ydt కానీ టైమ్ లిమిట్ t0 నుండి t వరకు ఉంటుంది కాబట్టి ఇది సమీకరణం 1 2 నుండి ఇది t0 ఇవ్వబడుతుంది దీనికి 2 t 2 సెకన్లు మరియు t 4 సెకన్లు ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ వాస్తవానికి t0 2 సెకను ఇక్కడ t0 2 సెకనుకు సమానం మరియు ఇది t 4 సెకన్లు కాబట్టి ఇది 2 నుండి 4 వరకు 2 t 2 t dt కాబట్టి దీన్ని ఇంటెగ్రేట్ చేస్తే అది 2 3 t 3 t 2 2 లిమిట్ 2 నుండి 4 వరకు ఉంటుంది సరళీకృతం చేస్తే q 31 33 కూలుంబ్ పొందుతాము కాబట్టి తదుపరి ఉదాహరణ 1 కాబట్టి ఇచ్చిన సర్క్యూట్ ఎలిమెంట్ కోసం ఛార్జ్ వర్సెస్ టైమ్ t విలువ 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు q 0 మరియు t విలువ 0 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు q 2 2 100t i ను ప్లాట్ చేయాలి మరియు ఇది వర్సెస్ టైమ్ q ఇప్పటికే ఇవ్వబడింది అది ప్లాట్ చేయవలసి ఉంటుంది తరువాత రెండింటినీ ప్లాట్ చేయాలి కాబట్టి పరిష్కారం dq dt అని తెలుసు కాబట్టి t విలువ 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు q 0 ఇది ఇవ్వవబడినది కాబట్టి 0 కంటే తక్కువ t గా ఉన్న కోసం కూడా డెరివేటివ్ తీసుకుంటే అది వాస్తవానికి తీసుకున్నప్పుడల్లా అది 0 కన్నా తక్కువ ఇది సర్క్యూట్ యొక్క గత చరిత్ర లాంటిది తరువాత ఇది సర్క్యూట్ యొక్క గత చరిత్ర ట్రాన్షియంట్ ని చూడటానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇది గణిత శాస్త్ర పరంగా సూచించబడుతుంది అంటే t విలువ 0 కన్నా తక్కువగా ఉన్న సందర్భంలో q 0 కాబట్టి t విలువ 0 కన్నా తక్కువ కాబట్టి ఇది 0 మరియు q 2 2 e 100t అయినప్పుడు డెరివేటివ్ dqt dt తీసుకోండి కాబట్టి ఇక్కడ అలా చేస్తే అది t 0 కి 200e 100t అవుతుంది ఇప్పుడు q మరియు i యొక్క ప్లాట్ ఇది చిత్రం 2 లో చూపబడింది ఇది qt యొక్క ప్లాట్ qt ఇప్పటికే ఇవ్వబడింది కాబట్టి ఈ సందర్భంలో t ఈ వ్యక్తీకరణలో ఉంచినట్లయితే t 0 ఉంచినట్లయితేఅప్పుడు e0 ఏమవుతుంది కాబట్టి వాస్తవానికి 1 అవుతుంది కాబట్టి 2 2 0 కాబట్టి గ్రాఫ్ 0 నుండి మొదలవుతుంది మరియు t పెరుగుతున్నప్పుడు అది మిల్లీసెకన్లో ఉంటుంది కాబట్టి t చివరికి పెరుగుతున్నప్పుడు అది స్థిరమైన స్థితికి చేరుకుంటుంది t విలువ పెరుగుతున్నప్పుడు t0 మరియు t పెరుగుతూ t అనంతం వరకు చేరుకుంటుంది అంటే ఈ పదం అదృశ్యమవుతుంది 2 మాత్రమే ఉంటుంది కాబట్టి అందువలన అది సమీపిస్తుంది మరియు అది q అనేది కూలుంబ్ అంటే 2 కూలుంబ్ మరియు ఇది t 0 ఉన్నప్పుడు కరెంట్ 200 ఆంపియర్ ఎందుకంటే t 0 ఉన్నప్పుడు ఈ పదం 1 కాబట్టి ఇది 200 కాబట్టి ఇది 200 నుండి ప్రారంభమవుతుంది మరియు t పెరుగుతున్నప్పుడు t పెరుగుతున్నప్పుడు ఈ కరెంట్ వాస్తవానికి 0 వరకు చేరుకుంటుంది మరియు t అనంతం వైపు వెళ్ళినప్పుడు t అనంతానికి వెళుతున్నప్పుడు ఈ పదం అదృశ్యమవుతుంది కాబట్టి స్థిరమైన స్థితిలో కరెంట్ 0 ఉంటుంది కాబట్టి ఇది ఈ విషయం యొక్క ప్లాట్ ఇది వర్సెస్ టైం మరియు ఇది q వర్సెస్ టైమ్ ఇది ప్లాట్ కాబట్టిఇది ఛార్జ్ యొక్క ప్లాట్ మరియు ఇది కరెంట్ యొక్క ప్లాట్ కాబట్టి మరొక ఉదాహరణ ఉదాహరణ 1 5 t0 మరియు t1 ఉన్నప్పుడు ఒక ఎలిమెంట్ ద్వారా ప్రవహించే కరెంట్ i ఒక ఆంపియర్ మరియు రెండవ విషయం t విలువ 1 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు 3t2 ఆంపియర్ ఉంటుంది మరియు టైమ్ 0 మరియు 1 మధ్య లో ఉన్నప్పుడు కరెంట్ ఒక ఆంపియర్ ఉంటుంది కరెంట్ స్థిరంగా ఉంటుంది మరియు అది 3t2 ఆంపియర్ కాబట్టి ఎలిమెంట్ ని t 0 8సెకను నుండి t 2 సెకను మధ్య ప్రవేశించే ఛార్జ్ను కనుగొనాలి కాబట్టి ఎలిమెంట్ t 0 సెకను నుండి t 2 సెకన్ల వరకు ప్రవేశించే ఛార్జ్ ఇది కాబట్టి q t0 నుండి t1 వరకు idt ఇప్పుడే చూశాము మరియు t 0 నుండి t 1 idt t 1 నుండి ti dt వరకు అని తెలుసుకోండి అప్పుడు 2 సమయ విరామం ఉంటుంది ఇది t0 మరియు ఇది t 1 t 1 ఒక సెకను కాబట్టి 0 నుండి 1 కాబట్టి t0 నుండి t1 వరకు కాబట్టి ఇది t0 వాస్తవానికి 0 మరియు t1 ఒక సెకను మరొక విషయం t0 2 సెకన్లు మరొకటి t1 నుండి t వరకు కాబట్టి t1 మళ్ళీ ఒక సెకను ఇది ఒకటి మరియు t0 2 సెకన్లు కాబట్టి అర్థం చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఇక్కడ 2 ఇంటర్వెల్ లు ఉన్నాయి ఒకటి 0 నుండి 1 మరియు మరొకటి 1 కన్నా ఎక్కువ కానీ 0 నుండి 2 సెకన్ల మధ్యలో కనుగొనాలి కాబట్టి 0 నుండి 1 అంటే t0 0 మరియు t1 1 మరియు తరువాత ఇది t1 నుండి t వరకు t1 1 తరువాత 1 నుండి 2 సెకను మరియు t 2 ఇది idt ఇది idt కాబట్టి దీనిని 0 నుండి 1 వరకు i 1 dt అని వ్రాయవచ్చు ఎందుకంటే ఇది ఒక ఆంపియర్ ఇస్తుంది కాబట్టి i ఈ సందర్భంలో i 0 మరియు 1 ఇంట్రవెల్ మధ్యలో ఉంటుంది i ఒక ఆంపియర్ అవుతుంది కాబట్టి ఇది 1 dt మరియు t విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు 3t2 ఆంపియర్ కాబట్టి 1 నుండి t వరకు కానీ ఇది 0 మరియు 2 సెకన్లలో ఉండాలని కోరుకుంటారు కాబట్టి 1 నుండి 2 వరకు ఇది 3 t 2 dt అవుతుంది ఈ సరళమైన విషయం కానీ సమాకలనంఇంటిగ్రేట్ చేయండి పరిష్కరించండి q 8 కూలుంబ్ లభిస్తుంది మీరు అర్ధం చేసుకున్నారని భావిస్తున్నాను ఇది వాస్తవానికి 8 సి 8 కూలుంబ్ కాబట్టి మీకు మంచి అవగాహన కోసం నేను మరోసారి పునరావృతం చేస్తున్నాను మరియు మొదటి సంవత్సరంలోనే అది t0 మరియు t1 ఇది ఒకటి t0 0 t1 1 అని ప్రారంభిస్తే అయితే t 0 సెకను నుండి t 2 సెకను వరకు ప్రవేశించే ఛార్జ్ విలువని కనుగొనవలసి ఉంటుంది అయితే మొదట దీనిని పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకంటే 0 నుండి 1 వరకు కాబట్టి ఇది ఒక ఆంపియర్ కాబట్టి t0 నుండి t వరకు idt మరియు తరువాతt0 0 t1 అని పిలవండి తరువాత t1 నుండి t వరకు ఆపై 0 నుండి 1 వరకు కరెంట్ ఒక ఆంపియర్ కాబట్టి ఒకటి dt కనుక ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఒకటి నుండి 2 వరకు 3 t 2dt ఎందుకంటే వ్యక్తీకరణ 3 t 2 ఎందుకంటే ఇది 1 కన్నా ఎక్కువ కానీ ఒకటి 1 మరియు 2 మధ్య అంటే 3t 2 dt దీన్ని సమాకలనం చేస్తే అది 1 7 అవుతుంది కాబట్టి 8 కూలుంబ్ అవుతుంది ఈ సరళమైన విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను మరొక ఉదాహరణ వాస్తవానికి ఇక్కడ పేజీ సంఖ్య 19 కాబట్టిరెసిస్టర్ లో నిమిషానికి 8 కిలో జూల్ చొప్పున ఎలక్ట్రికల్ ఎనర్జీ వేడి రూపానికి మార్చబడుతుంది మరియు నిమిషానికి 300 కూలుంబ్ చొప్పున దాని ద్వారా ఛార్జ్ ప్రవహిస్తుంది కాబట్టి రెసిస్టర్ టెర్మినల్ అంతటా వోల్టేజ్ వ్యత్యాసం ఎంత కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక రెసిస్టర్లో నిమిషానికి 8 కిలోల జూల్ చొప్పున వేడిగా మార్చబడుతుంది మరియు నిమిషానికి 300 కూలుంబ్ చొప్పున దాని ద్వారా ఛార్జ్ ప్రవహిస్తుంది కాబట్టి రెసిస్టర్ టెర్మినల్ అంతటా వోల్టేజ్ వ్యత్యాసం ఏమిటి కాబట్టి ఈ సందర్భంలో v p i అది పవర్ అంటే p నిమిషానికి 8 కిలో జూల్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇది 8 103 కాబట్టి నిమిషానికి 1000 జూల్ మరియు q నిమిషానికి 300 కూలుంబ్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇది నిమిషానికి 300 కూలుంబ్ కాబట్టి ఇది కూలుంబ్కు 26 67 జూల్ అంటే ప్రతి కూలుంబ్కు వోల్టేజ్ జూల్ వోల్టేజ్ ఇంతకు ముందు చూసింది కాబట్టి v 26 67 వోల్ట్ కాబట్టి మరియు మరొక విషయం ఏమిటంటే ఒక ఎనర్జీ సోర్స్ 6 ఆంపియర్ల స్థిరమైన ప్రవాహాన్ని 6 సెకన్ల పాటు బల్బు గుండా ప్రవహింప చేస్తుంది ఒకవేళ 4 కిలోల జూల్ లైట్ మరియు హీట్ ఎనర్జీ రూపంలో ఇవ్వబడితే బల్బు వద్ద వోల్టేజ్ డ్రాప్ను కనుగొనండి కాబట్టి6 సెకన్ల పాటు బల్బు ద్వారా 4 ఆంపియర్ల స్థిరమైన కరెంట్ ప్రవహించడానికి ఎనర్జీ సోర్స్ ఫోర్స్ చేస్తుందని ఇది చెబుతోంది 4 కిలో జూల్ లైట్ రూపంలో మరియు హీట్ ఎనర్జీ రూపంలో ఇవ్వబడితే బల్బు అంతటా వోల్టేజ్ డ్రాప్ను కనుగొనండి కాబట్టి మొత్తం ఛార్జ్ q i dq dt అని తెలుసు కాబట్టి సాధారణంగా dq i dt అని వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ డెల్టా q i dt అని వ్రాస్తున్నాము కాబట్టి డెల్టా q కాబట్టి i విలువ 4 ఆంపియర్ ఇవ్వబడింది ఇది 4 ఆంపియర్ స్థిరమైన విలువ మరియు టైమ్ t 6 సెకన్లు కాబట్టి డెల్టా t 6 సెకను కాబట్టి 4 6 అంటే 24 కూలుంబ్ కాబట్టి మరియు వోల్టేజ్ డ్రాప్ వోల్టేజ్ ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ dw dq అని తెలుసు కాబట్టి ఇక్కడ v డెల్టా wడెల్టా q అని వ్రాసాము కాబట్టి దీనికి 4 కిలో జూల్ ఇవ్వబడుతుంది కాబట్టి 4 103 డెల్టా q 24 కూలుంబ్ వచ్చింది కాబట్టి ఇది ఒక 166 67 వోల్ట్ ఇప్పుడు ఉదాహరణ 1 8 లో పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశించే కరెంట్ i 4 cos 100πt ఆంపియర్ అయితే ఒక ఎలిమెంట్ కి పంపిణీ చేయబడిన పవర్ t4 మిల్లీ సెకండ్స్ వద్ద లెక్కించండి కాబట్టి వోల్టేజ్ ఒక వ్యక్తీకరణ v 3 i ఇవ్వబడింది మరొక వ్యక్తీకరణ v 3 di dt ఇవ్వబడింది కాబట్టి t 4 మిల్లీసెకన్ల వద్ద ఒక ఎలిమెంట్ కి పంపిణీ చేసే పవర్ ను లెక్కించండి దాని పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశించే కరెంట్ i 4 cos100πt ఆంపియర్ మరియు వోల్టేజ్ v 3 i మరియు v 3 di dt కాబట్టి పరిష్కారం సరళమైనది v 3 I కాబట్టి 3 4 cos100πt కాబట్టి 12 cos 100πt అందువల్ల పవర్ p vi ఇది ఒక విషయం వినండి అప్పుడు ఇది DC సర్క్యూట్ DC సంకేతాలు కానీ నేను సైన్ కొసైన్ ఫంక్షన్ యొక్క ఒకటి లేదా రెండు సాధారణ ఉదాహరణలు తీసుకున్నాను మరియు వివరాలు సైన్ కొసైన్ పరంగా వివరించబడింది మరియు సింగిల్ ఫేజ్ పవర్ లేదా 3 ఫేజ్ పవర్ ఎసి సర్క్యూట్ వచ్చినప్పుడు వస్తుంది ఇక్కడ తెలిసిన టైమ్ ఫంక్షన్ పవర్ ఈ విషయం యొక్క అనుభూతిని ఇవ్వడానికి మాత్రమే ఇవ్వబడింది కానీ తరువాత సింగిల్ ఫేజ్ సర్క్యూట్లో పవర్ గణన భిన్నంగా ఉంటుందని మరియు 3 ఫేస్ లో కూడా ఆసక్తికరంగా ఉంటుందని చూస్తారు కానీ ఇక్కడ ఇది చాలా సులభం టైమ్ ఫంక్షన్ పరంగా ఒక అనుభూతిని ఇవ్వడానికి మాత్రమే ఇవ్వబడింది కానీ ఇది ఎనర్జీ పవర్ ప్రాథమిక భావనను తెలుసుకోవడం కొరకు మాత్రమే కాబట్టి p vi ఈ రెండిటిని గుణిస్తే అది 48 cos2100 t అవుతుంది అయితే t 4 మిల్లీసెకన్లు అంటే 4 10 3 ఇక్కడ రెండవది t 4 మిల్లీసెకన్లు ప్రతిక్షేపిస్తే అప్పుడు p 48 cos2 ను పొందుతాము దాని లోపల ఎంత వచ్చినా p 4 603 వాట్ పొందుతాము ఇక్కడ మరొక విషయం కూడా ఇవ్వబడింది v 3 di dt కాబట్టి ఇది 3 మరియు di dt i యొక్క వ్యక్తీకరణ 4 cos 100πt ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ ఇది i 4 cos100πt v 1200 pi sin 100πt అవకలనం డెరివేటివ్ తీసుకోండి కాబట్టి p v i కాబట్టి ఇది v యొక్క వ్యక్తీకరణ మరియు ఇది i 4 cos 100πt వ్యక్తీకరణ మరియు వీటిని గుణిస్తే t 4 మిల్లీసెకన్ల వద్ద p 2400πsin 200πt ను పొందుతాము అంటే 4 10 3 సెకను ఇక్కడ ఉంచండి t 4 10 3 ఉంచితే ఇది ఇక్కడ అది p 4431 8 వాట్ 4 4318 కిలోవాట్ వస్తుంది కాబట్టి మరికొన్ని ఉదాహరణలు తరువాత చూస్తాము కాబట్టి కరెంట్ మరియు వోల్టేజ్ యొక్క సమయ వ్యత్యాసానికి సంబంధించి ఇది కొంత అనుభూతిని ఇస్తుంది కానీ అన్ని సమయ వ్యత్యాసం మరియు ఇతర విషయాలు సింగిల్ ఫేజ్ విషయం కోసం చూస్తాము అయితే ఇది డిసి సర్క్యూట్ ప్రాథమిక భవనాలు అప్పుడు ప్రాథమిక చట్టాలు ప్రాథమిక సిద్ధాంతాలు మొదటి ఆర్డర్ సర్క్యూట్ మాత్రమే ఇది ట్రాన్షియంట్ అయితే ఇవి పవర్ కరెంట్ ప్రతీది సమయానికి తీసుకుంటే మొదట్లో కొంత రుచిని ఇస్తుంది